ఈ పాఠంలో సోల్వర్ ని ఉపయోగించి రవాణా సమస్య పరిష్కారాన్ని మనము కొనసాగిస్తాము కాబట్టి రవాణా సమస్య కు మరొక ఉదాహరణను చూద్దాము మరోసారి ఇక్కడ 3 సరఫరా పాయింట్లు మరియు 3 డిమాండ్ పాయింట్లు ఉన్నాయి 3 సరఫరా పాయింట్లు 40 40 80 50 130 కు జతచేయగా 3 డిమాండ్లు 100 వరకు జతచేస్తాము కాబట్టి ఇది బ్యాలెన్స్ రవాణా సమస్య కాదు ఇక్కడ సరఫరా మొత్తం డిమాండ్ మొత్తం ను మించి అసమతుల్యమైనది మనము మరొక కోణాన్ని కూడా ఈ సమస్యలో తీసుకువస్తాము మరియు ప్రస్తుతం ఈ 30 కి కనీసం అవసరమయ్యే డిమాండ్ సంఖ్య 2 ఇచ్చినట్లయితే అదనంగా 20 తీసుకోవడానికి సిద్ధంగా ఉందని మరియు డిమాండ్ సంఖ్య 3 సాధ్యమైనంత ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నదని చెప్పాము కాబట్టి ఇప్పుడు డిమాండ్ 1 ఉన్న వ్యక్తి సరిగ్గా 30 తీసుకోబోతున్నాడు సరఫరా చేయబడిన మొత్తం డిమాండ్ 30 యూనిట్లకు మించిందని డిమాండ్ 2 లకు తెలుసు అని అనుకుందాము మరియు అదనంగా నేను 20 తీసుకుంటా అని చెప్తుంది కాబట్టి ఈ వ్యక్తికి 30 మరియు 50 మధ్య ఏదైనా పరిమాణం ఇవ్వవచ్చు కానీ కనిష్ట 30 ఇవ్వాలి కాబట్టి ఈ వ్యక్తికి 30 మరియు 50 మధ్య ఏదైనా ఇవ్వవచ్చు మరియు ఈ వ్యక్తికి 40 మరియు 70 మధ్య ఏదైనా ఇవ్వవచ్చు ఎందుకంటే ఈ వ్యక్తి అతను లేదా ఆమె వీలైనంత ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే గరిష్ట డిమాండ్ 30 50 70 అవుతుంది ఇది వాస్తవానికి 130 ని మించిపోయింది మరియు ఆ తర్వాత వారు వాటిలో ఒకదాన్ని కోరుకుంటున్న అదనపు 20 మరియు 30 లేదా రెండూ తక్కువగా ఉండవచ్చు అని గ్రహించాము అప్పుడు వారికి గరిష్టంగా సాధ్యమయ్యేది ఏది మనము ఈ 130 వస్తువుల ను ఉపయోగించాలని అనుకుంటున్నాము ఎందుకంటే వారు అదనంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సూత్రీకరణ మొత్తం 130 ను ఉపయోగించాలి ఎందుకంటే మనము మనకు వీలైనంత ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి సరఫరా సమీకరణాలు అవుతుంది ఇక్కడ డిమాండ్ ఒక సమీకరణం అవుతుంది ఎందుకంటే కనీస డిమాండ్ నెరవేర్చాలి కాబట్టి ఇక్కడ రెండు అసమానతలు 30 మరియు 50 మధ్య ఉన్నాయి ఇక్కడ మళ్ళీ 40 మరియు 70 మధ్య రెండు అసమానతలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్య యొక్క స్ప్రెడ్ షీట్ సూత్రీకరణను పరిశీలిద్దాము కాబట్టి ఈ సమస్యను చూద్దాం కాబట్టి మూడు లభ్యత ఉన్నాయి కాబట్టి మరోసారి X11 X13 నుండి X33 వరకు 9 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తొమ్మిది వేరియబుల్స్ వ్రాయబడ్డాయి నేను కొన్ని ఏకపక్ష విలువల ను 0 0 40 మరియు మొదలైనవి ఇచ్చాను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క గుణకాలు ఇక్కడ వ్రాయబడ్డాయి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువ ఇక్కడ వ్రాయబడింది కాబట్టి ఇది మీ Cij Xij కాబట్టి ఇది B5xF3 అవుతుంది కాబట్టి B5 ఇక్కడ F3 C5xG3 D5xH3 లోకి వస్తుంది కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దీని గుణకారం కాబట్టి 0x8 0x9 40x7 మరియు మొదలైనవి కాబట్టి అది ఇక్కడ వ్రాయబడింది ఇప్పుడు 3 సరఫరా constraints అన్ని సమీకరణాలు ఎందుకంటే మనము మనకు సాధ్యమైనంత ఇవ్వాలనుకుంటున్నాము కాబట్టి 40 40 మరియు 50 బయటకు వెళ్ళేవి ఇక్కడ లభ్యమయ్యే వాటికి సమానం కాబట్టి ఈ సరఫరా పరిమాణాలన్నీ అయిపోతాయి మొదటి డిమాండ్ constraint సమీకరణం సరిగ్గా మనము చెప్పిన 30 మొదటి వ్యక్తి పొందుతారు ఇక్కడ చూపిన విధంగా రెండవ వ్యక్తి కనీసం 30 పొందుతారు మరియు గరిష్టంగా ఇక్కడ చూపిన విధంగా 50 పొందుతారు ఇది constraint కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చూపిన విధంగా మీరు కనిష్టంగా 30 గరిష్టంగా 50 పొందుతారు ఇది constraint కంటే ఎక్కువ లేదా సమానంగా చూపబడుతుంది మూడవ వ్యక్తి కనీసం 40 పొందుతారు ఇది constraint కంటే ఎక్కువ లేదా సమానంగా చూపబడుతుంది మరియు గరిష్టంగా 70 పొందుతారు ఇది constraint కంటే తక్కువ లేదా సమానంగా చూపబడుతుంది కాబట్టి ఇక్కడ 3 సరఫరా constraints ఉన్నాయి రెండవ మరియు మూడవ డిమాండ్ కోసం ప్రతి డిమాండ్ కు 5 డిమాండ్ constraints ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 constraints ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలో 9 వేరియబుల్స్ మరియు 8 constraints ఉన్నాయి కాబట్టి పరిష్కారం ఏమిటో చూద్దాం కాబట్టి మనము solver కి వెళ్తాము మరియు నేను ఇప్పటికే ఇక్కడ అన్నింటినీ నిర్వచించాను కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ B9 గా ఇవ్వబడింది ఇక్కడ చూపిన విధంగా నిర్ణయ వేరియబుల్స్ B5 C5 D5 నుండి B7 C7 D7 కు మారుతాయి 1 2 3 4 5 6 7 9 constraints మీరు చూస్తారు కాబట్టి నేను దానిని పరిశీలిస్తాను కాబట్టి 3 సమీకరణాలు B11 D11 B12 D12 మరియు B13 D13 మొదటి డిమాండ్ ఒక సమీకరణం కాబట్టి అది కూడా ఇక్కడ 14 కాబట్టి రెండవది అసమానత కంటే ఎక్కువ లేదా సమానం ఇక్కడ B15 ≥ D15 ఉన్నది ఇక్కడ B16 ≥ D16 ఉన్నది కాబట్టి మొత్తం 8 constraints ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 5 6 7 8 8 constraints ఉన్నాయి మరియు ఇక్కడ 8 constraints ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి నేను సమస్యను నేరుగా పరిష్కరించగలను కాబట్టి నేను దాన్ని పరిష్కరిస్తాను నేను పరిష్కారం పొందుతాను కాబట్టి solver వేరే పరిష్కారం ఇస్తుందని చూపించడానికి ఇక్కడ ఉన్న అదే పరిష్కారాన్ని నేను పొందుతున్నాను కాబట్టి నేను ఇక్కడ మరో 10ని కలుపుకుంటాను కాబట్టి ఇది ఇక్కడ ఉందని మనము ఇప్పుడు గ్రహించాము మరియు ఇది వాస్తవానికి అసాధ్యమని కూడా మీరు గ్రహించారు ఎందుకంటే మీరు దీని కంటే 50 ఎక్కువ పొందుతున్నారు ఇక్కడ మీరు 50 40 మరియు 50 గమనించారు కాబట్టి మొదటిది వదిలి వేయబడినది కాబట్టి ప్రస్తుతం పరిష్కారం అసాధ్యం కానీ ఏమి జరుగుతుందో చూసి మనము దాన్ని పరిష్కరిద్దాము కాబట్టి నేను దానిని పరిష్కరిస్తున్నాను మరియు చివరకు 690 తో ఒక పరిష్కారాన్ని పొందండి మరియు దాన్ని పరిష్కరించండి మళ్ళీ solver పరిష్కరించే పరిష్కారాన్ని ఉంచండి కాబట్టి నాకు 690 లభిస్తుంది ఇప్పుడు అన్ని 40 40 మరియు 50 రవాణా చేయబడతాయి అని నేను గ్రహించాను మొదటి వ్యక్తి సరిగ్గా 30 పొందుతారు రెండవ వ్యక్తి 30 మరియు 50 మధ్య ఏదైనా పొందగలడని గుర్తుంచుకోండి కాబట్టి వ్యక్తి వాస్తవానికి ఇక్కడ 50 పొందుతున్నాడు మీరు 10 40 50 ను చూడండి కాబట్టి 50 ≥ 30 50 ≤ 50 మూడవ వ్యక్తి 40 మరియు 70 మధ్య ఏదైనా పొందాలి మూడవ వ్యక్తి 40 10 50 పొందుతున్నాడు కాబట్టి మనము ఒకవేళ కనీస అవసరాన్ని తీర్చినట్లయితే అదనపు 30 అందుబాటులో ఉంటుంది ఇప్పుడు 2వ వ్యక్తికి 20 ఇవ్వబడుతుంది మరియు 3వ వ్యక్తికి 10 ఇవ్వబడుతుంది కాబట్టి solver ని ఉపయోగించి మనం ఇలా రవాణా సాధారణ రవాణాను సరళ ప్రోగ్రామింగ్ సమస్య గా పరిష్కరించవచ్చు ఇప్పుడు ఇచ్చిన అసైన్మెంట్ సమస్యను పరిష్కరించడానికి మనము మరో పద్ధతికి వెళ్దాము కాబట్టి ఇక్కడ అసైన్మెంట్ సమస్యకు తిరిగి వెళ్దాము కాబట్టి మనము అసైన్మెంట్ సమస్యను పరిష్కరించాము నేను ఇక్కడ తీసుకుంటున్న సాధారణ ఉదాహరణతో అసైన్మెంట్ సమస్యపై మన చర్చను ప్రారంభించాను నేను 44 అసైన్మెంట్ సమస్యను తీసుకుంటున్నాను ఇవి ఉద్యోగాలు మరియు ఇవి వ్యక్తులు అని మీరు అనుకుంటే ప్రతి ఉద్యోగం సరిగ్గా ఒక వ్యక్తికి వెళుతుంది ప్రతి వ్యక్తికి సరిగ్గా ఒక ఉద్యోగం లభిస్తుంది నియామకం చేసిన కనీస ఖర్చు ఎంత కాబట్టి minimize Cij Xij subject to Σj Xij1∀i Σi Xij1∀ j కాబట్టి 44 అసైన్మెంట్ సమస్యలో 16 వేరియబుల్స్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో 16 terms 4 సరఫరా constraints మరియు 4 డిమాండ్ constraints ఉంటాయి లేదా ఒకవేళ 4 ఉద్యోగాలు మరియు 4 మంది వ్యక్తులు ఉంటే ఒక్కొక్క ఉద్యోగానికి మరియు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి చొప్పున 4 constraints ఉంటాయి కాబట్టి ప్రతి ఉద్యోగం ఒక వ్యక్తికి వెళుతుంది ప్రతి వ్యక్తికి ఒక ఉద్యోగం లభిస్తుంది కాబట్టి ఇది సూత్రీకరణ ఇప్పుడు మనము solver ని ఉపయోగించి ఈ సూత్రీకరణ ను చూపిస్తాము మరియు చేస్తాము కాబట్టి ఇది పరిష్కారం కాబట్టి ఇక్కడ 4 ఉన్నాయి ఇది 44 అసైన్మెంట్ సమస్య కాబట్టి X11 X12 X14 X41 X12 X44 వరకు 16 వేరియబుల్స్ ఇక్కడ 8 6 4 8 6 5 5 8 మరియు మొదలైనవి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క గుణకాలు ఇక్కడ చూపబడ్డాయి ఇప్పుడు ఏకపక్ష పరిష్కారం యొక్క విలువ ఇక్కడ చూపబడింది కాబట్టి 1 1 1 1 మొదలైనవి కాబట్టి నేను వేరే పరిష్కారాన్ని సృష్టిస్తున్నాను కాబట్టి ఇలాంటి పరిష్కారాన్ని నేను సృష్టిస్తున్నాను కాబట్టి నేను ఇలాంటి పరిష్కారాన్ని సృష్టిస్తున్నాను కాబట్టి ప్రతి ఉద్యోగం ఒక వ్యక్తికి వెళుతుంది ఇది ప్రతి వ్యక్తి ఒకే ఒక్క ఉద్యోగాన్ని పొందడానికి సాధ్యమయ్యే పరిష్కారం కాబట్టి మీరు ప్రతి అడ్డు వరుస మొత్తాన్ని 1 కి సమానం అని చూస్తారు ప్రతి నిలువు వరుస మొత్తం కూడా 1కి సమానం కాబట్టి ప్రతి ఉద్యోగం ఒక వ్యక్తికి వెళుతుంది ప్రతి వ్యక్తికి ఒక ఉద్యోగం లభిస్తుంది ఈ పరిష్కారానికి సంబంధించిన ఖర్చు 33 ఇప్పుడు మనము ఉత్తమమైన నియామకాన్ని కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి మనము ఈ Xij యొక్క నిర్వచనాన్ని నిర్వచించాము ప్రతి ఉద్యోగానికి నాలుగు constraints మరియు ప్రతి వ్యక్తికి 4 constraints చొప్పున మొత్తం ఎనిమిది constraints మనకు ఉన్నాయని నేను చెప్పాను ఎందుకంటే ప్రతి ఉద్యోగం సరిగ్గా ఒక వ్యక్తికి వెళుతుంది కాబట్టి కుడి వైపు విలువలు అన్నీ 1 కాబట్టి ఇక్కడ చూడండి ఇది B6 C6 D6 E6 ఇక్కడ ఉన్నది ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది 1 గా ఉండాలి అంటే ఎడమ వైపు అడ్డు వరుసలు ఉద్యోగాలు మరియు నిలువు వరుసలు వ్యక్తులు ఇప్పుడు మొదటి వ్యక్తికి ఒక ఉద్యోగం మాత్రమే లభిస్తుంది రెండవ వ్యక్తికి ఇక్కడ ఇవ్వబడిన ఒక ఉద్యోగం మాత్రమే లభిస్తుంది మూడవ వ్యక్తికి ఒక ఉద్యోగం లభిస్తుంది నాల్గవ వ్యక్తికి ఒక ఉద్యోగం లభిస్తుంది అది నాల్గవ constraint ప్రతి ఉద్యోగం ఒక వ్యక్తికి వెళుతుంది కాబట్టి ఈ constraint ని చూడండి ఇది B6 B7 B8 B9 అవుతుంది కాబట్టి ప్రతి ఉద్యోగం ఒక వ్యక్తికి మాత్రమే వెళ్తుంది కాబట్టి ఈ విధంగా ఎనిమిది constraints వ్రాయబడ్డాయి అవన్నీ కుడి చేతివైపు ఉన్న సమీకరణాలు 1 కి సమానం ఇప్పుడు మనం తిరిగి వెళ్లి దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనము solver కి వెళ్దాము నేను ఇప్పటికే దీనిని solver లో మోడల్ చేసాను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ B10 అని మీరు చూడవచ్చు కాబట్టి ఇక్కడ చూపబడిన B10 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ B6 నుండి E9 వరకు వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి అవి B6 C6 B6 E6 మరియు ఈ E9 కాబట్టి 16 వేరియబుల్స్ ఇక్కడ చూపించబడ్డాయి ఇప్పుడు సాధ్యమయ్యే పరిష్కారం 33 విలువ కలిగి ఉంది ఇప్పుడు అసైన్మెంట్ సమస్యను సరళ ప్రోగ్రామింగ్ సమస్యగా కూడా పరిష్కరించవచ్చు మనము అసైన్మెంట్ సమస్యను అధ్యయనం చేసినప్పుడు ఇప్పటికే చూసిన Xij లు బైనరీలు అయినప్పటికీ మనము దాన్ని పరిష్కరించగలము ఒకవేళ మీరు దీన్ని సరళ ప్రోగ్రామింగ్ సమస్యగా పరిష్కరిస్తుంటే మనము నిరంతర వేరియబుల్స్తో దీన్ని పరిష్కరించగలము ఏకరీతి property కారణంగా ఇది బైనరీ విలువల ద్వారా ఉంటుంది కాబట్టి అసైన్మెంట్ సమస్యను మనము పరిష్కరించినప్పుడు Xij కి బైనరీలు ఉన్నాయని మనము స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం లేదు ఇది LP గా పరిష్కరించబడుతుంది కాబట్టి ఇక్కడ చూపబడిన ఈ ఎనిమిది constraints మాత్రమే ఉంటే సరిపోతుంది ఎనిమిది constraints ఇక్కడ ఉన్నాయి మీరు 4 5 6 7 8 constraints ఇక్కడ ఉన్నాయని చూడవచ్చ ఇప్పుడు మనము ఈ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి దీనిని పరిష్కరించడానికి నన్ను వెళ్ళనివ్వండి మరియు నేను దీనిని పరిష్కరించినప్పుడు నాకు 27 తో పరిష్కారం ఉందని మీరు గ్రహిస్తారు కాబట్టి X13 1 X24 1 X31 1 X42 1 కనీస ఖర్చుతో 27 కాబట్టి అసైన్మెంట్ కు తిరిగి వెళ్లి మనము విన్నదాన్ని పరిశీలిద్దాము కాబట్టి మనము నిజంగా అన్ని నిలువు వరుసలను తీసివేసినప్పుడు దీని నుండి మనము అడ్డు వరుస వ్యవకలనం మరియు నిలువు వరుస వ్యవకలనాలు చేసాము మరియు తరువాత మనము వాటిని పరిష్కరించాము మనకు 27 తో ఒక పరిష్కారం వచ్చింది కాబట్టి మనము దీనిని సరళ ప్రోగ్రామింగ్ సమస్యగా పరిష్కరించినపరిష్కరించినా మనము అదే పరిష్కారాన్ని పొందగలుగుతాము ఇది మనకు పరిష్కారాన్ని 27 గా ఇస్తుంది కాబట్టి చిన్న పరిమాణ అసైన్మెంట్ సమస్యలు మనకు ఈ ప్రాప్యతను కలిగి ఉంటే ఈ solver ని ఉపయోగించి పరిష్కరించవచ్చు లేకపోతే మనము ఎల్లప్పుడూ చేతితో దాన్ని పరిష్కరించవచ్చు దాని వెనుక ఉన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవచ్చు మరియు హంగేరియన్ అల్గోరిథం ఉపయోగించి చేతితో పరిష్కరించవచ్చు కాబట్టి మనము solver ని ఉపయోగించినప్పుడు రవాణా మరియు అసైన్మెంట్ రెండింటిని సరళ ప్రోగ్రామింగ్ సమస్యలుగా పరిష్కరిస్తాము ఇప్పుడు అసైన్మెంట్ సమస్య యొక్క మరో కోణాన్ని చూద్దాం ఇది అసైన్మెంట్ సమస్యకు ఒక ఉదాహరణ దీనిని చూద్దాం ఇక్కడ నేను 4 ఉద్యోగాలు మరియు 3 వ్యక్తులు కలిగి ఉన్నసమస్యను తయారుచేశాను కాబట్టి ఇది సమతుల్య అసైన్మెంట్ సమస్య కాదు 4 అడ్డు వరుసలు మరియు 3 నిలువు వరుసలు ఉన్నాయని మీరు చూస్తారు ఇక్కడ 4 ఉద్యోగాలు మరియు 3 వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఒకవేళ ప్రతి వ్యక్తికి సరిగ్గా 1 ఉద్యోగం లభిస్తుందనే షరతు పెడితే కేవలం 3 ఉద్యోగాలు మాత్రమే కేటాయించవచ్చు ఎందుకంటే అక్కడ 3 వ్యక్తులు మాత్రమే ఉన్నారు కాబట్టి 4 ఉద్యోగాలు లో 1 కేటాయించబడదు కాబట్టి మనము ఈ సమస్యను చేతితో చేసినప్పుడు మనము డమ్మీ వ్యక్తిని పరిచయం చేసాము మరియు ఆ తర్వాత మనము డమ్మీని ఉపయోగించి 44 అసైన్మెంట్ సమస్యను పరిష్కరించాము ఇప్పుడు మనము లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యగా పరిష్కరించినప్పుడు మనం ముందు పరిచయం చేయవలసిన అవసరం లేదు మనము డమ్మీని పరిచయం చేయనవసరం లేదు ఈ వ్యక్తులలో ప్రతి ఒక్కరికి సరిగ్గా ఒక ఉద్యోగం లభిస్తుందని మనము ఇప్పుడు చెబుతాము కాబట్టి మీరు ఇక్కడ 1కి సమానమైన మూడు constraints ఉన్నాయి అని చూస్తారు ఇది కూడా 1 కు సమానం X12 X22 X32 X42 1 X13 X23 X33 X43 1 కాబట్టి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఒక ఉద్యోగం పొందుతాడు ఇప్పుడు ప్రతి ఉద్యోగం వెళ్తుంది ఇక్కడ కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్నారు కాబట్టి ఒక ఉద్యోగం కేటాయించబడటం లేదు కాబట్టి ప్రతి ఉద్యోగం గరిష్టంగా ఒక వ్యక్తికి మాత్రమే వెళ్తుందని మనము చెబుతాము ఎందుకంటే ఒక ఉద్యోగం ఎవరికీ కేటాయించబడలేదు కాబట్టి X11 X12 X13 ≤ 1 X21 22 23 ≤ 1 మరియు మొదలైనవి కాబట్టి 4 ఉద్యోగాలకు ఈ నాలుగు constraints తక్కువ లేదా సమానంగా ఉంటాయి అయితే ఈ 3 ఖచ్చితంగా సమీకరణాలు కాబట్టి ఆ విధంగా మనం డమ్మీని జోడించాల్సిన అవసరం లేదు మరియు దీనిని మనము పరిష్కరించగలము ఇంతకుముందు బ్యాలెన్స్ సమస్య ఉన్నప్పుడు మనకు అన్ని constraints సమీకరణాలుగా ఉన్నాయి అయితే వాటిలో 4 అసమానతలు మరియు 3 సమీకరణాలు ఉన్నాయి అని ఇక్కడ మనం గ్రహించాము కాబట్టి మనం తిరిగి వెళ్లి దీన్ని ఎలా పరిష్కరిస్తామో చూద్దాం కాబట్టి ఇప్పటికే నేను దీన్ని మరోసారి సెట్ చేసాను కాబట్టి ఇవి 12 వేరియబుల్స్ X11 నుండి X43 వరకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క గుణకాలు ఉన్నాయని మనము గ్రహించాము ఇవి ఈ వేరియబుల్స్ యొక్క విలువలు కాబట్టి వేరే పరిష్కారాన్ని చూపించడానికి నేను ఇక్కడ 1ని చూస్తున్నాను నాకు ఇక్కడ 0 ఉంది నాకు ఇక్కడ 0 ఉంటుంది మరియు నన్ను ఇక్కడ 1ని ఉంచనివ్వండి కాబట్టి 19 తో నాకు ఒక పరిష్కారం ఉంది ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఈ పరిష్కారంలో 4 ఉద్యోగాలు మరియు 3 ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ ఉద్యోగం మొదటి వ్యక్తికి కేటాయించబడింది ఈ ఉద్యోగం రెండవ వ్యక్తికి కేటాయించబడింది ఈ ఉద్యోగం ఎవరికీ కేటాయించబడలేదు ఈ ఉద్యోగం రెండవ వ్యక్తికి మూడవ వ్యక్తికి కేటాయించబడుతుంది కాబట్టి 4 ఉద్యోగాలలో 3 ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి ఈ వ్యక్తులకు ఒక్కొక్కరికి ఖర్చు 90 మరోసారి ఇక్కడ ఏడు constraints ఉన్నాయి ఇప్పుడు వ్యక్తులు ప్రతి వ్యక్తికి సరిగ్గా ఒక సమీకరణాన్ని పొందుతారు ఉద్యోగ constraints అసమానతలు గరిష్టంగా ఒకటికి వెళుతుంది కాబట్టి ఇప్పటికే నేను చేసిన solver పై దాన్ని సెటప్ చేయనివ్వండి కాబట్టి B10 చేత ఇవ్వబడిన మొత్తం ఖర్చును తగ్గించడం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాబట్టి B10 ఇక్కడ ఉంది కాబట్టి 8x1 6x0 4x0 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మరియు మొదలైనవి వేరియబుల్స్ యొక్క విలువలు B6 నుండి D9 వరకు మారుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ B6 నుండి D9 వరకు ఇవ్వబడ్డాయి అక్కడ ఏడు constraints ఉన్నాయి ఇక్కడ చూపబడిన వ్యక్తులు లేదా సమీకరణాలకు సంబంధించిన మూడు constraints ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్న 18 ఒక సమీకరణం 16 ఒక సమీకరణం 17 ఒక సమీకరణం అవి కూడా సమీకరణాలుగా ఇక్కడ చూపబడ్డాయి కాబట్టి 16 17 మరియు 18 సమీకరణాలు మిగతా నాలుగు ఇక్కడ చూపబడిన అసమానతల లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము దానిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి సమస్యను పరిష్కరించండి మరోసారి బైనరీ వేరియబుల్స్ను నేను స్పష్టంగా ఉపయోగించడం లేదు దానిని నేను లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యగా పరిష్కరిస్తున్నాను కాబట్టి సమస్య అసైన్మెంట్ రూపంలో ఉన్నంతవరకు నేను నిరంతర వేరియబుల్స్ ను నిర్వచించడం ద్వారా దాన్ని పరిష్కరించగలను మరియు బైనరీని నిర్వచించకుండా పరిష్కరించగలను మనము దీనిని పరిష్కరించినప్పుడు కనీస ఖర్చు 60 కి సమానమైన బైనరీ పరిష్కారాలను పొందుతున్నామని ఇక్కడ మీరు గ్రహించారు కాబట్టి ఇప్పుడు 4 ఉద్యోగాలలో మొదటి ఉద్యోగం మూడవ వ్యక్తికి రెండవ ఉద్యోగం మొదటి వ్యక్తికి మూడవ ఉద్యోగం ఎవరికీ వెళ్ళడం లేదని కనీస ఖర్చు 16 తో నాల్గవ ఉద్యోగం రెండవ వ్యక్తికి వెళుతున్నట్లు మీరు చూస్తున్నారు కాబట్టి ఈ స్ప్రెడ్ షీట్లు మరియు solver లను ఉపయోగించి మనము ఒక సాధారణ అసైన్మెంట్ సమస్యను ఈ విధంగా పరిష్కరించగలము మీరు తిరిగి వెళ్లి జవాబును కూడా తనిఖీ చేయవచ్చు 1 3 2 1 4 2 4 ప్లస్ 6 గా సమాధానం ఉంటుంది వాస్తవానికి సమాధానం 16 కాబట్టి 6 4 10 6 16 ఇది 3 2 ఇందులో అడ్డు వరుసలు మార్పు చెందాయి కాబట్టి ఈ సమస్యకు సమాధానం వాస్తవానికి 16 కాబట్టి మనము ఈ solverని ఇలా ఉపయోగించాము Solver ని ఉపయోగించి సరళ ప్రోగ్రామింగ్ రవాణా మరియు అసైన్మెంట్ను పరిష్కరించవచ్చు కాబట్టి దీనితో మనము ప్రతి వారంలో 5 పాఠాలతో 8 వారాల ఈ కోర్సు చివరికి వచ్చాము ఈ 8 వారాలలో మనం చూసిన దాన్ని అతి శీఘ్ర సారాంశం ఇప్పుడు చూద్దాం మొదటి వారం మనము కొన్ని సమస్యల సూత్రీకరణలను చూశాము ఎక్కువగా నిరంతర వేరియబుల్స్ మరియు లీనియర్ ప్రోగ్రామింగ్ ఆధారంగా మనము 8 వేర్వేరు సూత్రీకరణలను చేసాము మనము ఒక బైనరీ IP ఒక బిన్ ప్యాకింగ్ సమస్యకు సూత్రీకరణ చేసాము రెండవ వారం మనము లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యను పరిష్కరించడానికి సాధారణ సాధనాలను ప్రవేశపెట్టాము మనము గ్రాఫికల్ మరియు బీజగణిత పద్ధతి ని వేరియబుల్స్ బీజగణితానికి రెండు గ్రాఫికల్ చిన్న పరిమాణ సమస్యలను కూడా అధ్యయనం చేసాము మూడవ వారం సరళ ప్రోగ్రామింగ్ సమస్యలను పరిష్కరించడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన అల్గోరిథం సింప్లెక్స్ అల్గోరిథం మనము పరిచయం చేసాము కాబట్టి మనము గరిష్టీకరణ సమస్యలను మరియు కనిష్టీకరణ సమస్యలను పరిష్కరించాము గరిష్టీకరణ మరియు కనిష్టీకరణ లకు రెండింటికీ అల్గోరిథం ఎలా పనిచేస్తుందో వివరించాము నాల్గవ మరియు ఐదవ వారంలో మనము కొంత సమయం ద్వంద్వ కోసం గడిపాము కాబట్టి నాల్గవ వారంలో మనము ద్వంద్వాన్ని నిర్వచించాము ద్వంద్వాన్ని ఎలా వ్రాయాలో కూడా నేర్చుకున్నాము మరియు ప్రాధమిక మరియు ద్వంద్వ సంబంధమైన కొన్ని సాధారణ సిద్ధాంతాలను చూశాము ఐదవ వారంలో మనము ద్వంద్వ గురించి మరికొన్ని విషయాలను చూశాము అవి ద్వంద్వ యొక్క ఆర్థిక వివరణ ద్వంద్వ మరియు పరిపూరకరమైన మందగింపు సిద్ధాంతాల అర్థం ప్రైమల్ నుండి ద్వంద్వ పరిష్కారాన్ని ఎలా కనుగొనాలో వాస్తవానికి సింప్లెక్స్ ప్రాథమిక మరియు ద్వంద్వ సమస్యలను రెండింటినీ పరిష్కరిస్తుందని చెప్పడానికి మరియు సరళ ప్రోగ్రామింగ్ సమస్యలను పరిష్కరించే మాత్రిక పద్ధతిని కూడా చూసాము ఆరవ వారంలో రవాణా సమస్య ను మనము చేసాము రవాణా సమస్య సరళ ప్రోగ్రామింగ్ సమస్యగా పరిష్కరించగలిగినప్పటికీ సమస్యను నిర్వచించాము మరియు దాన్ని వేగంగా మరియు మెరుగ్గా పరిష్కరించే మార్గాలను మనము నిర్వచించాము ప్రారంభ పరిష్కారం పొందడానికి మూడు పద్ధతులు మరియు వాంఛనీయ పరిష్కారాన్ని పొందడానికి రెండు పద్ధతులను మనము చూశాము మరియు చివరకు Vogels approximation లేదా పెనాల్టీ వ్యయాన్ని u v పద్ధతితో కలపడం వాంఛనీయ పరిష్కారాన్ని పొందడానికి చాలా మంచి మార్గం అని చెప్పాము ఏడవ వారంలో మనము అసైన్మెంట్ సమస్యను చూశాము మనము మళ్ళీ సమస్యను నిర్వచించాము మరియు అసైన్మెంట్ సమస్యను పరిష్కరించడానికి హంగేరియన్ అల్గోరిథం చూశాము మరియు గత వారంలో మనము ఎక్సెల్ స్ప్రెడ్షీట్ సోల్వర్ ని ఉపయోగించి సమస్యను ఎలా పరిష్కరించాలో చూశాము మరియు మనము లీనియర్ ప్రోగ్రామింగ్ యొక్క ఉదాహరణలు ఇచ్చాము రవాణా మరియు అసైన్మెంట్ కోసం ఉదాహరణలు ఇచ్చాము మరియు solver ని ఉపయోగించి సాధారణ సమస్యలను మనము పరిష్కరించాము కాబట్టి మనము దీనితో కార్యకలాపాల పరిశోధన పై ఎనిమిది వారాల ఆన్లైన్ కోర్సు యొక్క ముగింపుకు వచ్చాము కానీ ప్రాథమికంగా లీనియర్ ప్రోగ్రామింగ్ మరియు ప్రాధమిక ప్రోగ్రామింగ్ మరియు ప్రాధమిక అంశాలతో కూడిన కార్యకలాపాల పరిశోధన యొక్క పరిచయం మరియు మరికొన్ని సాధారణ విషయాలు నేర్చుకున్నాము ఈ కోర్సు కోసం నమోదు చేసుకున్న విద్యార్థులందరూ గత 8 వారాలలో ఇచ్చిన materials నుండి ప్రయోజనం పొందుతారని మేము ఆశిస్తున్నాము మరియు ఈ కోర్సు ముగింపులో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు చాలా కృతజ్ఞతలు